కాబట్టి ఈ ఉపన్యాసానికి స్వాగతం ఈ రోజు మనం బ్రాడ్సైడ్ అర్రే చూస్తాము ఇప్పుడు బ్రాడ్సైడ్ అర్రే అంటే ఏమిటి మనము ప్రోగ్రెసివ్ ఫేజ్ షిఫ్ట్ ను 0 చేసినప్పుడు అది బ్రాడ్సైడ్ అర్రే అవుతుంది కాబట్టి ఎలిమెంట్స్ మధ్య ప్రోగ్రెసివ్ ఫేజ్ షిఫ్ట్ లేదని అర్థం కాబట్టి అన్ని ఎలిమెంట్స్ ఫేజ్ లో ఇవ్వబడతాయి కాబట్టి మనం దీన్ని చేస్తున్న క్షణం u0 0 కి సమానం అవుతుంది కాబట్టి మనము డయాగ్రమ్ ని పరిశీలిస్తే మెయిన్ లోబ్ వెంటనే u0 0 అవుతుంది అంటే మెయిన్ లోబ్లు ఇక్కడకు వస్తాయి కాబట్టి మెయిన్ లోబ్స్ మాగ్జిమా umax వద్ద 0 అవుతుంది కాబట్టి cos 𝜓 max విలువ 0 కి సమానం కాబట్టి 𝜓 max విలువ 𝜋 2 అవుతుంది కాబట్టి అది నిరూపించబడింది గరిష్ట రేడియేషన్ అర్రే అక్షానికి బ్రాడ్సైడ్లో సంభవిస్తుంది భౌతికంగా కూడా ఇది అంచనా వేయబడుతుంది ఎందుకంటే ఫేజ్ లో ఇవ్వబడిన అన్ని ఎలిమెంట్స్ బ్రాడ్సైడ్ వెంట గరిష్ట రేడియేషన్ను ఉత్పత్తి చేస్తాయి ఇప్పుడు u 0 వద్ద మెయిన్ లోబ్ నుండి గ్రేటింగ్ లోబ్స్ ప్లస్ మైనస్ 2 𝜋 దూరం లో ఉంటాయి కాబట్టి మెయిన్ లోబ్ ఇక్కడకు వస్తే నాకు ఇక్కడ k0d ఉంది ఇక్కడ నాకు మైనస్ k0d ఉంది కాబట్టి నేను ఉంచాలనుకుంటే గ్రేటింగ్ లోబ్ ఇక్కడ కనిపించడం ప్రారంభించినా సమస్య లేదు కాబట్టి మనము d ని లాంబ్డా నాట్ తో సమానంగా ఉంచినట్లయితే వాస్తవానికి లాంబ్డా నాట్ కంటే కొంచెం తక్కువ కేవలం d అనేది నేను సమానంగా అని చెప్పకూడదు d విలువ లాంబ్డా నాట్ కంటే తక్కువ గా ఉన్నప్పుడు గ్రేటింగ్ లోబ్ లు సంభవించవు కాబట్టి d విలువ లాంబ్డా d కంటే తక్కువగా ఉంటే విజిబుల్ రీజన్స్ 2 𝜋 u 2 𝜋 లో ఉంటుంది కాబట్టి బ్రాడ్సైడ్ అర్రే ల కోసం మీరు ఇంటర్ ఎలిమెంట్స్ స్పేసింగ్ లాంబ్డా నాట్ కు సమానం అని చెప్పవచ్చు కాబట్టి మేజర్ లోబ్ వద్ద మెయిన్ లోబ్ జీరో గా సంభవిస్తుందని మనము ఇప్పటికే చూశాము ఇప్పుడు మెయిన్ లోబ్ జీరో ను చూశాము సాధారణంగా మనము N 1 2 u ప్లస్ u0 ప్లస్ విలువ 𝜋 కి సమానమని చూశాము కానీ బ్రాడ్సైడ్ కోసం u0 0 గా ఉంటుంది కాబట్టి మనం అలా తెలుసుకుందాం కాస్ 𝝓 మీరు 𝜓 విలువను ఉంచినట్లయితే అందువల్ల మీరు cos 𝜓 ను 2 𝜋 N 1 k0d గా పొందుతారని చెప్పగలను ఇది లాంబ్డా నాట్ N 1 d అవుతుంది పెద్ద N కోసంcos 𝜓 విలువ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి 𝜓 𝜋 2 డెల్టా 𝜓 కి సమానమని చెప్పగలము వీటిని చూడండి అని నేను చెప్పగలను N పెద్దది కాబట్టి cos 𝜓 చిన్నది 0 కాదు కానీ 0 కి చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి 𝜓 𝜋 2 కొంత విలువ రెండు వైపులా ఉంటుంది కాబట్టి మనం cos 𝜓 cos 𝜋 2 డెల్టా 𝜓 అని వ్రాయగలము ఇది చిన్నది అందుకే డెల్టా 𝜓 అని వ్రాస్తున్నాను కాబట్టి ఇది సైన్ డెల్టా 𝜓 అంటే డెల్టా 𝜓 వస్తుంది కాబట్టి నాకు డెల్టా 𝜓 విలువ వచ్చింది ఇప్పుడు బీమ్విడ్త్ అంటే ఏమిటి ఇది జీరో అయినది u 0 కి సమానం నాకు మెయిన్మైనది ఇది ఒక వైపు ప్లస్ డెల్టా 𝜓 కాబట్టి బీమ్విడ్త్ 2 డెల్టా 𝜓 మరియు 2 డెల్టా 𝜓 విలువ ఏమిటి ఇంతకుముందు నేను విలువను కనుగొన్నాను కాబట్టి 2 లాంబ్డా నాట్ N 1 d ఇది 2 లాంబ్డా నాట్ L కు సమానం L అంటే ఏమిటి అర్రే L యొక్క పొడవు అర్రే పొడవు Lవిలువ N 1 dకు సమానంగా ఉంటుంది కాబట్టి ఇది బ్రాడ్సైడ్ అర్రే యొక్క సాధారణ ప్రాపర్టీ బీమ్విడ్త్ వేవ్లెంత్ లలో లేదా అర్రే ల విద్యుత్ పొడవులో అర్రే పొడవుకు విలోమానుపాతంలో ఉంటుంది కాబట్టి 6 డిగ్రీల బీమ్విడ్త్ కోసం L లాంబ్డా నాట్ 20 కి సమానం మరియు లాంబ్డా నాట్ ఉంటే d దాదాపు లాంబ్డా నాట్ కు సమానమైతే 20 ఎలిమెంట్ అర్రే అవసరమని మీరు చెప్పగలరు కాబట్టి యాంటెన్నా డిజైనర్ స్పెసిఫికేషన్ ప్రకారం అవసరమైన బీమ్విడ్త్ ఏమిటి జీరో నుండి జీరో అయిన బీమ్విడ్త్ కొరకు ఎన్ని ఎలిమెంట్స్ అవసరమో మీరు సులభంగా తెలుసుకోవచ్చు అధిక పౌనపున్యంలో ఇది బాగా కనిపిస్తుంది 6 డిగ్రీల విషయం కానీ 1MHz వద్ద దీనికి 6 కిలోమీటర్ల అర్రే పొడవు అవసరం అంటే అందుకే ఈ అర్రే యాంటెన్నా ప్రసారం కోసం ప్రాచుర్యం పొందినది కాదు కాబట్టి ఇది 1MHz ప్రసార విషయం జనాదరణ పొందినది కాబట్టి ప్రసారానికి ప్రజలు సాధారణంగా ఒకే యాంటెన్నా డైపోల్ లేదా మోనోపోల్ మాత్రమే తీసుకుంటారు సాధారణ కమ్యూనికేషన్ కోసం భారీ టవర్తో ఇది ఆచరణాత్మకమైనది కాదు అయితే వాతావరణ రాడార్ లేదా పరిశోధన వ్యవస్థలలో దూర నక్షత్రాలను చూసే గ్రహాంతర పరిశీలనల కోసం ఈ రకమైన అర్రే లు తయారు చేయబడతాయి కాబట్టి బ్రాడ్సైడ్ అర్రేకి అర్రే పాటర్న్ ఇలా ఉంటుంది మరియు ఇది హఫ్ వేవ్ డైపోల్ పాటర్న్ కాబట్టి మీరు పాటర్న్ మల్టిప్లికేషన్ ద్వారా పొందిన రిజల్ట్టెంట్ పాటర్న్ చేస్తే కాబట్టి ఇక్కడ సైడ్ లోబ్స్ చూపబడవు కానీ ఆ అర్రే డైపోల్స్ బ్రాడ్సైడ్ డైపోల్స్ ఉంటే మీకు ఇలాంటి పాటర్న్ లు లభిస్తాయి ఇక్కడ x అనేది అర్రే అక్షం మీకు పాటర్న్ లభిస్తుంది ఇది చాలా చిన్నది ఇది అర్రే విషయం కంటే చాలా చిన్నదిగా ఉందిఈ విధంగా తొలగించండి ఇప్పుడు మనము డైరెక్టివిటీని అంచనా వేయాలనుకుంటే హఫ్ వేవ్ డైపోల్కు కష్టంగా ఉందని మీరు చూస్తారు వాస్తవానికి యాంటెన్నాల కోసం మనము డైరెక్టివిటీలను నిర్వచించిన విధానం ఇలాంటి ఇంటెగ్రల్ ని కలిగి ఉండాలి ఈ కారణంగానే సంబంధం కలిగి ఉంటుంది ఇది వాస్తవానికి డైపోల్ పాటర్న్ ఇది మీరు బ్రాడ్సైడ్ అర్రే పాక్టర్ యొక్క స్క్వేర్ ని తీసుకుంటున్నారు ఇప్పుడు మనం చేసే దానికి బదులుగా ఇది కష్టం మనము d ని ఈ విధంగా సుమారుగా అంచనా వేస్తాము మీరు డైరెక్టివిటీ యొక్క ప్రాథమిక నిర్వచనాన్ని గుర్తుంచుకుంటే అప్పుడు నేను ఇది ఏమిటి అని చెప్పగలను ఇది 4 𝜋 అంటే ఐసోట్రోపిక్ రేడియేటర్ యొక్క మొత్తం ఘన కోణం మెయిన్ బీమ్ ఆక్రమించిన ఘన కోణంతో భాగించబడుతుంది ఇది సుమారు నిర్వచనం కానీ సుమారుగా నా యాంటెనాలు మెయిన్ బీమ్ అది ఆక్రమించిన ఘన కోణం మరియు 4 𝜋 అనేది ఐసోట్రోపిక్ రేడియేటర్ ఆక్రమించిన మొత్తం ఘన కోణం కాబట్టి ఇది మీకు దాదాపు అదే విషయం ఇవ్వాలి అసలు విషయం రేడియేట్ అయిన శక్తి నుండి రేడియేషన్ యొక్క తీవ్రత ను తెలుసుకోవచ్చు కాబట్టి ఇక్కడ మళ్ళీ నేను ఈ 4 𝜋 ని ప్రిన్సిపల్ ద్వారా భాగించగలను ఇప్పుడు మెయిన్ బీమ్ ఆక్రమించిన ఘన కోణం మనకు వచ్చినప్పుడు మరియు వాస్తవానికి ఇది అర్రే నమూనా అని మీరు చూస్తారు కాబట్టి ఇది x అక్షం పై చిత్రం యొక్క రెవల్యూషన్ అంటే మీరు చూస్తే మా అజీముతల్ పాటర్న్ కు ఇన్పుట్ ఉంది ఇప్పుడు మనం చెప్పేది ఏమిటంటే సాధారణంగా అర్రే యొక్క పని అజిముతల్ పాటర్న్ ను మార్చడం మరియు మనము డైపోల్స్ ను ఉపయోగిస్తున్నాము కాబట్టి ప్రిన్సిపల్ H ప్లేన్ హాఫ్ పవర్ బీమ్విడ్త్ ప్రిన్సిపల్ E ప్లేన్ హాఫ్ పవర్ బీమ్విడ్త్ అని చెప్పగలను ఇది సుమారుగా ఆక్రమించిన సాలిడ్ యాంగిల్ అవుతుంది ఇప్పుడు మనము చూపించిన అర్రే కోసం ప్రిన్సిపల్ E ప్లేన్ హాఫ్ పవర్ బీమ్విడ్త్ డైపోల్స్ ప్రిన్సిపల్ యొక్క E ప్లేన్ హాఫ్ పవర్ బీమ్విడ్త్ లాగానే ఉంటుంది అంటే డైపోల్ కి ఈ విలువ ఏమిటి ఇది 78 డిగ్రీ లేదా 1 36 రేడియన్ మరియు ఇవి అర్రే ద్వారా ఇవ్వబడతాయి ఈ H ప్లేన్ పాటర్న్ ద్వారా ఇవ్వబడతాయి కాబట్టి ఇది అర్రే పాక్టర్ నుండి వస్తుంది ఇప్పుడు ఇది హాఫ్ పవర్ బీమ్విడ్త్ మనము లెక్కించాము జీరో నుండి జీరో అయిన బీమ్విడ్త్ అది చేయలేదు కాబట్టి మన అర్రే పాక్టర్ నుండి హాఫ్ పవర్ బీమ్విడ్త్ ను లెక్కించాల్సి ఉంటుంది కాబట్టి దయచేసి 3 dB పాయింట్ల వద్ద అర్రే పాటర్న్ ను గమనించండి అర్రే పాటర్న్ F యొక్క విలువ N 1 I0 రూట్ 2 అవుతుంది ఎందుకంటే పీక్ N 1 I0 కాబట్టి ఇది N 1 I0 రూట్ 2 అవుతుంది ఇప్పుడు మనం F I0 sin N ప్లస్ 1 2 u అని చూశాము u ప్లస్ u0 ను నేను సైన్ u 2 వ్రాయడం లేదు కాబట్టి మనం sin స్క్వేర్ N ప్లస్ 1 2 వ్రాయవచ్చు మరియు మనం u 1 2 అని అంటాము ఈ కోణం హాఫ్ సైన్ స్క్వేర్ u 1 2 2 N 1 హోల్ స్క్వేర్ తో సమానం ఇప్పుడు u 1 2 u కి చాలా దగ్గరగా ఉంది అది 0 కాబట్టి u హాఫ్ చిన్నది మరియు ఈ వైవిధ్యం N ప్లస్ 1 u 1 2 కంటే చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఇది సుమారుగా హాఫ్ u 1 2 2 స్క్వేర్ N ప్లస్ 1 స్క్వేర్ అని వ్రాయవచ్చు అంటే ఇక్కడ నేను ఈ u12 ను భర్తీ చేయవచ్చు మరియు మనము ఈ సైన్ ఫంక్షన్ ను విస్తరించవచ్చు సైన్ యొక్క సిరీస్ విస్తరణలో sin N 1 2 u N 1 2 u మైనస్ అవుతుంది మీరు వీటిని ఉంచవచ్చు అప్పుడు N 1 హోల్ స్క్వేర్ 2 హాఫ్ u 1 2 స్క్వేర్ 1 మైనస్ 1 6 N 1 హోల్ స్క్వేర్ 2 2 u 1 2 స్క్వేర్ N 1 హోల్ స్క్వేర్ 2 2 u 1 2స్క్వేర్ 2 కు సమానం కాబట్టి మీరు వీటిని పరిష్కరిస్తే మీకు N ప్లస్ 1 ద్వారా 2 65 లభిస్తుంది మీరు వీటిని గమనించండి ఇది నేను స్వయంగా చేశాను కాని u 1 2 అంటే ఏమిటి ఈ k0 d cos 𝜋 బై 2 మైనస్ డెల్టా 𝜓 12 ఇది k0 d కాబట్టి హఫ్పవర్ బీమ్విడ్త్ 2 65 ఇన్ టూ 2 బై N ప్లస్ 1 k0 d 2 65 లాంబ్డా నాట్ బై N ప్లస్ 1 𝜋 d కాబట్టి చివరికి మనకు H ప్లేన్ బీమ్విడ్త్ వచ్చింది కాబట్టి మీరు దీన్ని డైరెక్టివిటీ లోకి ఉంచవచ్చు అది 4 𝜋 2 1 36 బీమ్విడ్త్ హఫ్ మరియు అది 5 48 N 1 d లాంబ్డా నాట్ అవుతుంది కాబట్టి ఇది యూనిఫాం బ్రాడ్సైడ్ అర్రేకి డైరెక్టివిటీ యొక్క వ్యక్తీకరణ కాబట్టి ఉదాహరణకు 20 ఎలిమెంట్ మరియు d విలువ 0 9 లాంబ్డా నాట్ అని అనుకుందాం ఈ అర్రే యాంటెనాలు బీమ్విడ్త్ మీరు చూస్తే అది 0 045 రేడియన్స్ అవుతుంది మరియు మీరు దానిని డైరెక్టివిటీ లో పెడితే అది 103 లాగా ఉంటుంది ఇది 20 1 dB కాబట్టి 20 ఎలిమెంట్ అర్రే చాలా గణనీయమైన డైరెక్టివిటీ మరియు లార్జ్ గెయిన్ కూడా ఉంది మరియు నష్టాలు కూడా ఉంటాయి అర్రే యాంటెన్నా వల్ల అంతగా నష్టపోవు స్పష్టంగా కొన్ని నష్టాలు ఉంటాయి కానీ మీరు దాదాపుగా గెయిన్ గుణించగలరని మీరు చూస్తారు దాదాపుగా ఒక డైపోల్ అర్రేకి 1 లేదా 1 5 అని నేను చెప్పగలను కాబట్టి 20 ఎలిమెంట్ ల అర్రే వీటిని గుణించిన 60 70 రెట్లు ఇది చాలా గణనీయమైన పాక్టర్ మరియు చాలా అధునాతన అప్లికేషన్స్ లో ఇది రాడార్స్ మొదలైన వాటిలో కూడా ఇవ్వగలదు ఈ అర్రే యాంటెన్నాచాలా మంచి యాంటెన్నా అవుతుంది కాబట్టి అర్రే ఎలిమెంట్స్ హాఫ్ వేవ్ డైపోల్స్కు బదులుగా ఐసోట్రోపిక్ రేడియేటర్ ని ఉంచినట్లయితే అప్పుడు పాటర్న్ అర్రే అక్షం పై ఒక వృత్తం అవుతుంది మరియు ఈ విషయం ఉంటుంది కాబట్టి నేను డైపోల్ కి బదులుగా ఐసోట్రోపిక్ రేడియేటర్లను ఇస్తే ఏమి అవుతుంది కాబట్టి ఐసోట్రోపిక్ ప్లేట్ల నుండి E ప్లేన్లో బ్యాండ్విడ్త్ కాబట్టి E ప్లేన్లో మనకు బ్యాండ్విడ్త్ లేదు కాబట్టి మనము బ్యాండ్విడ్త్ E ప్లేన్ 2 𝜋 అని తీసుకుంటాము ఎందుకంటే ఇది E ప్లేన్ కూడా ఒక వృత్తంలా ఉంటుంది కాబట్టి బీమ్విడ్త్ 2 𝜋 కాబట్టి Dవిలువ 4 𝜋 2 𝜋 ఉంటుంది అని చెప్పవచ్చు అర్రే ల బీమ్విడ్త్ ఏదైనా దానిని తీసివేస్తుంది ఇది 2 37 N 1 d లాంబ్డా నాట్ అవుతుందని చెప్పండి కాబట్టి ఇది గణనీయంగా మీరు ఆ విలువలను మళ్ళీ 20 ని N కు మరియు 0 9 లాంబ్డా నాట్ ని d కు సమానంగా ఉంచవచ్చు కాబట్టి ఇది 2 37 21 0 9 గా మారుతుంది కాబట్టి మీరు 50 లేదా దాదాపు అదే విలువను పొందవచ్చు కాబట్టి 50 వంటివి నేను చెప్పగలను కాబట్టి 100 తో పోలిస్తే నాకు 50 హఫ్ ఉందని మీరు చూస్తారు కాబట్టి అంటే వాస్తవానికి నేను అందుకే అర్రే యాంటెన్నాలో మెయిన్ సహకారం అర్రే పాక్టర్ నుండి వస్తుంది కాబట్టి మీరు వాస్తవానికి ఏదైనా యాంటెన్నాను ఉంచవచ్చు స్పష్టంగా ఐసోట్రోపిక్ రేడియేటర్ కన్నా డైపోల్ కు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది అంటే మీరు శక్తిని నిర్వహించే సామర్ధ్యం మరియు ఇతర విషయాలను కలిగి ఉండాలి కాబట్టి ఏ రకమైన ప్రాక్టికల్ యాంటెన్నా అయినా వర్తిస్తయి వాస్తవానికి నిజ జీవితంలో ఈ వైర్ యాంటెన్నాలు వాస్తవానికి అవి పొడుచుకు వస్తాయని మనము తరువాత చూస్తాము అర్రే గ్రౌండ్ ప్లేన్లో ఉంటే ఆపై ఓపెన్ ఎండ్ వేవ్గైడ్లు గ్రౌండ్ ప్లేన్కు ఫ్లష్ అవుతాయి ఎందుకంటే అవి చాలా ప్రాధాన్యతనిస్తాయి ఎందుకంటే అవి అర్రే యాంటెన్నా నుండి ఒక ముందు ఉపరితలం మాత్రమే వస్తుంది కాబట్టి ఓపెన్ ఎండ్ వేవ్గైడ్తో అర్రే యాంటెన్నాలు చాలా మంచి ఎంపిక ఎందుకంటే ఓపెన్ ఎండ్ వేవ్గైడ్లు గణనీయమైన శక్తిని నిర్వహించగలవు అవి డైపోల్ వంటి మంచి రేడియేటర్లు కాకపోయినా అర్రే యాంటెన్నా కోసం అవి ఐడియల్ గా ఉండవచ్చు అందుకే క్షిపణి మార్గదర్శక వ్యవస్థ లేదా రాడార్లు మొదలైన వాటిలో ఈ ఓపెన్ ఎండ్ వేవ్గైడ్లకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది వాస్తవానికి మనము ఎప్పుడు ఓపెన్ ఎండ్ వేవ్గైడ్ యాంటెన్నా ఎందుకు అని చూస్తాము అది అర్రే యాంటెన్నా కోసం యాంటెన్నా ఎలిమెంట్ ని కలిగి ఉంటుంది ఇది చాలా మంచిది వీటితో నేను బ్రాడ్సైడ్ అర్రేని ముగించాను మరియు తరువాతి ఉపన్యాసం లో మనం ఎండ్ ఫైర్ అర్రేని వివరిస్తాను ఆపై మనము కొన్ని పారాసైటిక్ అర్రేని ప్రత్యేకంగా ఒక అర్రేని చూస్తాము ఇది TV యాంటెన్నా లాగా బాగా ప్రాచుర్యం పొందింది అది యాగి ఉడా యాంటెన్నా ఇది యాంటెన్నాకు మంచి ఉదాహరణ అర్రే యాంటెన్నా పనితీరును అలా మెరుగుపరుస్తుంది ధన్యవాదాలు